నేటి ఉపన్యాసాని కి స్వాగతం ఈ రోజు మరొక ప్రాథమిక యాంటెన్నా చూస్తారు ఇది లూప్ యాంటెన్నా కాబట్టి వైర్ యాంటెన్నా అయిన కరెంట్ ఎలిమెంట్ ని చూశాము ఒక రకమైన వైర్ యాంటెన్నా ఇది అంతటా కాన్స్టెంట్ కరెంట్ దానికి డ్యూయల్ అనేది మనకు కాన్స్టెంట్ కరెంట్ ఉన్న లూప్ కానీ కరెంట్ లూప్లో ఉంటుంది ఇక్కడ X Y ప్లేన్ లో లూప్ ఉంచబడిందని చెప్పవచ్చు అది X Y X Y ప్లేన్ కాబట్టి లూప్ బ్లూ సర్కిల్ ఇది X Y ప్లేన్ లో ఉంచిన లూప్ కాబట్టి లూప్ యాక్సిస్ Z యాక్సిస్ లో ఉంటుంది ఇప్పుడు ఇక్కడ మీరు ఇంటర్మీడియట్ తరగతుల నుండి మీ నాలెడ్జ్ నుండి యాక్సియల్ డైరెక్షన్ లో ఉండే అయస్కాంత క్షేత్రం అని చూస్తారు నిర్మాణం యొక్క సిమెట్రీ కారణంగా ప్రతి వ్యతిరేక జత అవి రద్దు చేయబడతాయి మరియు అయస్కాంత క్షేత్రం Z దిశలో ఉంటుంది కాబట్టి ఇది డ్యూయాలిటీ నుండి కరెంట్ ఎలిమెంట్ కోసం మనం చూసినది డ్యూయల్ నిర్మాణం అని మనం సులభంగా చెప్పవచ్చు కాబట్టి మనం విద్యుత్ అయస్కాంత క్షేత్రాన్ని మార్చుకుంటే మనము సమాధానం పొందుతాము కాని డ్యూయాలిటీ నుండి చేయలేము అది దాని క్షేత్రం అని తేలికగా చెప్పగలుగుతాము కాని మనము డ్యూయాలిటీ ప్రారంభించము మనము ప్రాథమిక మొదటి సూత్రం నుండి డిరైవ్ చేయటానికి ప్రయత్నిస్తాము కాబట్టి P పాయింట్ వద్ద ఉన్న క్షేత్రం ఏమిటి కాబట్టి లూప్ యొక్క వ్యాసార్థం r0 గా ఉండనివ్వండి కాబట్టి ఈ లూప్ వ్యాసార్థం r0 అని మనం చూసినట్లుగా లూప్ యొక్క వైశాల్యం 𝛑 r0 స్క్వేర్ మరియు లూప్లో ప్రవహించే కరెంట్ I కాబట్టి లూప్ I యొక్క యాక్సిస్ మీరు Z దిశలో మాత్రమే చెప్పారు ఇప్పుడు ఇది ఒక చిన్న లూప్ అని అనుకుంటాము ఇది వాస్తవానికి కొన్ని మ్యాథమెటికల్ కాంప్లెక్సిటీ ని పరిష్కరించడంలో సహాయపడుతుంది కాబట్టి లూప్ యొక్క వ్యాసార్థం r0 ఆపరేటింగ్ వేవ్ లెంత్ కంటే చాలా తక్కువగా ఉంటుందని మనము అనుకుంటాము కాబట్టి మనము ఇలా చెబితే లూప్ను పాయింట్ సోర్స్గా పరిగణించవచ్చని చెప్పవచ్చు కాబట్టి ఇది మాగ్నెటిక్ డైపోల్ ఇది మాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ అని మీకు తెలుసు మాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ M విలువ మనము కరెంటు ఇన్టూ లూప్ యొక్క ఏరియా అని చెప్పగలము మరియు డైపోల్ మూమెంట్ z దిశలో ఉంటుంది ఎందుకంటే ఇది మీకు ఇప్పటికే తెలుసు ఎందుకంటే దానిలో ఒక వైపు సౌత్ పోల్ మరొక వైపు నార్త్ పోల్ సృష్టించబడుతుంది మరియు డైపోల్ మూమెంట్ Z దిశలో ఉంటుంది ఇప్పుడు ఇది రేడియేట్ అవుతుంది ఎందుకంటే మీరు ఎల్లప్పుడూ కరెంట్ యాక్సిలరేటింగ్ అవుతున్నట్లు చూస్తారు ఎందుకంటే కరెంట్ దిశ మారుతోంది కరెంట్ పరిమాణం ఒకేలా ఉన్నప్పటికీ కరెంట్ ఎల్లప్పుడూ వెక్టోరియల్ గా మారుతూ ఉంటుంది కాబట్టి ఇది ఎల్లప్పుడూ యాక్సిలరేటింగ్ చేసే కరెంట్ కాబట్టి లూప్ నుండి రేడియేషన్ ఉంటుంది చిన్న మాగ్నెటిక్ డైపోల్ ద్వారా రేడియేట్ అయ్యే ఫీల్డ్ హెర్ట్జియన్ డైపోల్ ద్వారా రేడియేట్ అయ్యే ఫీల్డ్ కి డ్యూయల్ అని నేను ఇప్పటికే చెప్పానని మీకు తెలుసు కాబట్టి ఎలక్ట్రికల్ మరియు మాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటర్చేంజ్ చేయవచ్చు మొదలైనవి కాబట్టి దానిని పరిగణనలోకి తీసుకుందాం కాబట్టి మొదటి ప్రిన్సిఫుల్ నుండి దీన్ని ఎలా విశ్లేషించాలి సర్కులర్ కేసుల కోసం లూప్ యొక్క చిన్న ఇన్ఫైనైటెసిమల్ పోర్షన్ మనము తీసుకుంటాము మనము దీనిని ఒక ఫిలమెంట్ అని పిలుస్తాము కాబట్టి యాంగిల్ 𝛟 డాష్ వద్ద ఈ చిన్న ఫిలమెంట్ అజిముతాల్ యాంగిల్ 𝛟 డాష్ మనము తీసుకుంటున్నాము కాబట్టి మళ్ళీ ప్రధాన పరిమాణాలు సోర్స్ క్వాంటిటీ కాబట్టి మనము ఇక్కడ ఒక చిన్న ఫిలమెంట్ ను తీసుకుంటున్నాము మరియు దాని కోసం వెక్టర్ ఏమిటి ఈ 𝛟 కోసం యూనిట్ వెక్టర్ ను మనం వ్రాయగలము స్పష్టంగా ఇది యాంగిల్ 𝛟 డాష్ యొక్క పెరుగుతున్న దిశలో నిర్దేశించబడుతుంది కాబట్టి అది ఆ దిశలో ఉంటుంది అంటే ఈ సందర్భంలో అది ఈ సమయంలో ఇది ఈ దిశలో పెరుగుతుంది మరియు మనము దానిని మన కార్టీసియన్ కోఆర్డినేట్ లో వ్రాయవచ్చు కాబట్టి మనం మైనస్ ax సైన్ 𝛟 డాష్ ప్లస్ ay కాస్ 𝛟 డాష్ అని వ్రాయవచ్చు కాబట్టి ఇక్కడ ఈ ఫిలమెంట్ యొక్క పొడవు స్పష్టంగా r0 d 𝛟 డాష్ కాబట్టి ఫిలమెంట్ పొడవు నేను ఫిలమెంట్ పొడవును r0 డెల్టా 𝛟 డాష్ అని వ్రాయగలను కాబట్టి ఇది ఎలిమెంటల్ a లోని dl యొక్క కౌంటర్ భాగం కాబట్టి దీని యొక్క కంట్రిబ్యూషన్ ఈ కరెంట్ యొక్క ఫిలమెంట్ యొక్క వెక్టర్ పొటెన్షియల్ ని తెలుసుకోవచ్చు కాబట్టి మనకు తెలిస్తే అన్ని ఫిలమెంట్ ల కోసం మనం ఈ ఆకృతి పై సమ్ గా ఉంటుంది కాబట్టి కరెంట్ ఎలిమెంట్ Idl కోసం మన అయస్కాంత వెక్టర్ పొటెన్షియల్ ఏమిటో గుర్తుచేసుకుందాం అయస్కాంత వెక్టర్ పొటెన్షియల్ మ్యూ నాట్ ఇది కరెంట్ ఎలిమెంట్ హెర్ట్జియన్ డైపోల్ కోసం కాబట్టి ఇది కరెంట్ ఎలిమెంట్ కేసు అని నేనువ్రాస్తాను కాబట్టి లూప్ కోసం మాగ్నెటిక్ వెక్టర్ పొటెన్షియల్ ఏమిటో ఇక్కడ వ్రాయవచ్చు ఈ కరెంట్ కోసం కాబట్టి ఇది మ్యూ నాట్ Idl స్థానంలో నేను r0 డెల్టా 𝛟 డాష్డ్ లేదా d 𝛟 డాష్డ్ e టు ద పవర్ మైనస్ j k0 r బై 4 𝛑 అని వ్రాస్తాను కాబట్టి e టు ద పవర్ మైనస్ j k0 r డాష్ 4 𝛑 r డాష్ a 𝛟 డాష్ అని వ్రాద్దాం కాబట్టి ఇప్పుడు ఈ a 𝛟 డాష్డ్ నేను వ్యక్తీకరించిన ఈ యూనిట్ వెక్టర్ ఉంది కాబట్టి నేను దాని పరంగా మరియు ఈ r డాష్ గా కూడా వ్రాయగలను ఇప్పుడు నేను కార్టెసియన్ కోఆర్డినేట్ పరంగా వ్రాయగలను అది ఏమిటి ఎందుకంటే ఈ పాయింట్ P కనుక ఇది a నేను x y z వద్ద ఉన్నదని చెబితే r డాష్ అంటే ఏమిటి x మైనస్ ఈ x డాష్ పాయింట్ యొక్క x కోఆర్డినేట్ కాబట్టి అంటే నేను x మైనస్ r0 కాస్ 𝛟 డాష్డ్ స్క్వేర్ ప్లస్ y మైనస్ r డాష్డ్ సైన్ 𝛟 డాష్డ్ స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ టు ద పవర్ హాఫ్ కు వ్రాయగలను కాబట్టి ఇది లూప్ ఇది ఫిలమెంట్ డెల్టా 𝛟 డాష్ కారణంగా ఫిలమెంట్ కారణంగా అయస్కాంత వెక్టర్ పొటెన్షియల్ అని నేను చెప్పగలను కాబట్టి మొత్తం వెక్టర్ పొటెన్షియల్ లేదా ఇవి కూడా నేను dA గా వ్రాయగలను కాబట్టి అన్ని ఫిలమెంట్ లకు మొత్తం వెక్టర్ పొటెన్షియల్ అంటే నేను మొత్తం లూప్ కోసం మ్యూ నాట్ I r0 4 𝛑 ఇంటిగ్రల్ 0 to 2 𝛑 e టు ద పవర్ మైనస్ j k0 r డాష్డ్ r డాష్డ్ మైనస్ ax sin 𝛟 డాష్డ్ ప్లస్ ay cos 𝛟 డాష్డ్ d 𝛟 డాష్డ్ గా వ్రాయగలను కాబట్టి ఈ ఇంటెగ్రల్ ను ఇంటిగ్రేట్ చేయగలిగితే కరెంట్ యొక్క లూప్ కోసం వెక్టర్ పొటెన్షియల్ ను పొందుతాము కానీ ఈ ఇంటెగ్రల్ ను అంచనా వేయడం అంత సులభం కాదు దీనిపై మనము కొంత అంచనా వేస్తాము మనము ఇప్పుడు ఆ అంచనాలను చేస్తాము మరియు మనము ప్రధానంగా యాంటెన్నాల యొక్క ఫార్ ఫీల్డ్ పై ఆసక్తి కలిగి ఉన్నామని గుర్తుంచుకోండి కాబట్టి ఆ సందర్భంలో అంటే మనము ప్రధానంగా ఫార్ ఫీల్డ్ r0 కన్నా r చాలా ఎక్కువ కోసం ఆసక్తి కలిగి ఉన్నాము కాబట్టి లాంబ్డా నాట్ కంటే r0 చాలా తక్కువ అని ఇప్పటికే మనము నిర్వచించాము ఎందుకంటే అది మన చిన్న లూప్ కాబట్టి k0 r0 1 కంటే చాలా తక్కువ అని మనం చెప్పగలము కాబట్టి ఈ రెండింటి ద్వారా మనం r చేత r డాష్ ని భర్తీ చేయవచ్చు ఎందుకంటే ఈ పాయింట్ చాలా దూరంలో ఉంటే r మరియు r డాష్ మధ్య వ్యత్యాసం ఇక్కడ నుండి మీరు చూడవచ్చు కాబట్టి యాంప్లిట్యూడ్ భాగంలో నిర్లక్ష్యం చేయవచ్చు అంటే ఇక్కడ ఈ r డాష్ ను మనం ఇక్కడ r0 ద్వారా భర్తీ చేయగలము ఎందుకంటే అది మొత్తం విషయాన్ని డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి మనం ఇప్పుడు ఈ r ఏమిటో వ్రాయవచ్చు ఇప్పుడు x అంటే ఏమిటి x ఇప్పుడు r sin తీటా cos 𝛟 y అనేది r sin తీటా sin 𝛟 మరియు r స్క్వేర్ అనేది x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ కి సమానం కాబట్టి మనం r డాష్డ్ ను r sin తీటా cos 𝛟 మైనస్ r0 cos 𝛟స్క్వేర్ ప్లస్ r sin తీటా sin 𝛟 మైనస్ r0 ప్లస్ r స్క్వేర్ cos స్క్వేర్ తీటా హోల్ టు ద పవర్ హాఫ్ గా వ్రాయవచ్చు కాబట్టి ఇది అంటే r డాష్ ను r స్క్వేర్ ప్లస్ r0 స్క్వేర్ మైనస్ 2 r r0 sin తీటా cos 𝛟 cos 𝛟 డాష్డ్ ప్లస్ sin 𝛟 sin 𝛟 డాష్డ్ టు ద పవర్ హాఫ్ అని వ్రాయవచ్చు కాబట్టి ఇప్పుడు మనము ఫార్ ఫీల్డ్ కండిషన్ ని ఉంచాము కాబట్టి ఈ r స్క్వేర్ సమక్షంలో మనము ఈ r0 స్క్వేర్ను విస్మరించవచ్చు కాబట్టి ఈ టర్మ్ ని విస్మరించిన తరువాత మనం దీనిని వ్రాయవచ్చు ఇది r స్క్వేర్ ఉంటుంది మరొకటి ఉంటుంది ఇప్పుడు దయచేసి u 1 కంటే తక్కువ ఉన్నపుడు 1 ప్లస్ u టు ద పవర్ హాఫ్ ని 1 ప్లస్ u 2 గా అంచనా వేయవచ్చని గుర్తుంచుకోండి కాబట్టి ఇక్కడ కూడా నేను ఈ టర్మ్ ని వ్రాయగలను ఎందుకంటే r0 మీరు ఇప్పటికే చూశారు ఎందుకంటే మనము r r0 కన్నా చాలా పెద్దది అని చెప్పాము అంటే r0 r కన్నా చాలా చిన్నది మరియు ఇవన్నీ 1 కన్నా తక్కువ ఉన్న టర్మ్ లు కాబట్టి 1 తో పోలిస్తే ఇది చాలా చిన్నదని మనం చెప్పగలం మరియు తరువాత దీనిని r మైనస్ r0 sin తీటా cos 𝛟 cos 𝛟 డాష్ ప్లస్ sin 𝛟 sin 𝛟 డాష్ అని వ్రాయవచ్చు కాబట్టి ఇది మనం ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ లో వ్రాయవచ్చు అంటే ఫేస్ టర్మ్ లో మనకు k0 r0 తో కూడిన టర్మ్ ఉంటుంది మనము ఇప్పటికే డిరైవ్ చేసిన ఈ ఎక్స్ప్రెషన్ ను ప్రతిక్షేపించినప్పుడు కానీ k0 r0 1 కన్నా తక్కువగా ఉంటుంది కాబట్టి మనం మళ్ళీ ఈ విషయం లేదా e టు ద పవర్ u u 1 కన్నా చాలా తక్కువగా ఉన్నప్పుడు 1 ప్లస్ u అవుతుంది కాబట్టి e టు ద పవర్ j k0 r డాష్ విలువ e టు ద పవర్ మైనస్ j k0 r ఇంటూ e టు ద పవర్ ప్లస్ j k0 r0 sin తీటా అవుతుంది కాబట్టి ఈ టర్మ్ ఈ e టు ద పవర్ మైనస్ j k0 ఇన్టూ e టు ద పవర్ ప్లస్ j k r0 sin తీటా cos 𝛟 cos 𝛟 డాష్ ప్లస్ sin 𝛟 sin 𝛟 డాష్డ్ మరియు దీనిని 1 ప్లస్ j k0 r0 sin తీటా cos 𝛟 cos 𝛟 డాష్ ప్లస్ sin 𝛟 sin 𝛟 డాష్డ్ గా వ్రాయవచ్చు కాబట్టి ఈ టర్మ్ ఇప్పుడు మనకు వచ్చింది కాబట్టి మనము దీనిని వెక్టర్ పొటెన్షియల్ ఈక్వేషన్ లో ఉంచుతాము మరియు అది మనకు మ్యూ నాట్ I r0 4 𝛑 r e టు ద పవర్ మైనస్ j k0 r0 ఇంటెగ్రల్ జీరో టు 2 𝛑 మైనస్ ax sin 𝛟 డాష్డ్ ప్లస్ ay cos 𝛟 డాష్డ్ ఇన్ టూ ఈ టర్మ్ అవుతుంది 1 ప్లస్ j k0 r0 sin తీటా cos 𝛟 cos 𝛟 డాష్డ్ ప్లస్ sin 𝛟 sin 𝛟 డాష్డ్ d 𝛟 డాష్డ్ కాబట్టి కాస్ స్క్వేర్ మరియు సైన్ స్క్వేర్ టర్మ్ లు మాత్రమే ఇంటిగ్రేషన్ విలువ 0 కాని టర్మ్ లు ఇతర అన్ని టర్మ్ ల ఇంటిగ్రేషన్ విలువ 0 అవుతుంది అని మనం చూస్తాము ఎందుకంటే మనకు 0 నుండి 2𝛑 కు ఇంటిగ్రేషన్ ఉంది కాబట్టి ఒకే పదాలు అన్నీ 0 కు ఇంటిగ్రేట్ అవుతాయి మరియు కాస్ స్క్వేర్తో కలిసిపోతాయి 0 నుండి 2 𝛑 వరకు ఏ యాంగిల్ అయినా లేదా sin స్క్వేర్ 𝛟 అవి 0 నుండి 2 𝛑 వరకు ప్రతి ఇంటిగ్రేషన్ కు 2 ను ఇస్తాయి కాస్ స్క్వేర్ టర్మ్ మీకు 𝛑 sin స్క్వేర్ ఫ్యాక్టర్ ని ఇస్తుంది కాబట్టి మనం దీనిని j k0 మ్యూ నాట్ 𝛑 r0 స్క్వేర్ I 4 𝛑 r sin తీటా e టు ద పవర్ మైనస్ j k0 r a 𝛟 నిజానికి ఇక్కడ aφ ఈ టర్మ్ కాబట్టి ఇక్కడ మనకు 𝛟 లభిస్తుంది కానీ ఇది ఫీల్డ్ పరిమాణం కాబట్టి aφ అంటే మైనస్ ax sin 𝛟 ప్లస్ ay cos 𝛟 అనేది ప్రాధమికమైనది కాదు కాబట్టి మనకు a వచ్చింది కాబట్టి ఒకసారి మనకు a తెలిస్తే అయస్కాంత క్షేత్రాన్ని కనుగొనగలమని మనకు తెలుసు అయస్కాంత క్షేత్రం 1 మ్యూ నాట్ r డెల్ క్రాస్ A అవుతుంది కాబట్టి మీరు ఈ సందర్భంలో అలా చేస్తే అది మైనస్ 1 మ్యూ నాట్ r డెల్ డెల్ r అవుతుంది ఎందుకంటే నాకు 𝛟 మాత్రమే ఉంది కాబట్టి ఇది తీటా డైరెక్టెడ్ ఫీల్డ్ అవుతుంది ఇప్పుడు మీకు ఈ విషయం ఉంది కాబట్టి మీరు పరిష్కరించినట్లయితే కాబట్టి మీరు మాగ్నెటిక్ డైపోల్ మూమెంట్స్ పరంగా M గా వ్రాయవచ్చు ఇక్కడ మనము ఆ మాగ్నెటిక్ డైపోల్ మూమెంట్స్ 𝛑 r స్క్వేర్ ai ని ఉపయోగించాము కాబట్టి ఇది అయస్కాంత క్షేత్రం యొక్క ఫార్ ఫీల్డ్ కాబట్టి ఫార్ ఫీల్డ్ లో విద్యుత్ క్షేత్రం మరియు అయస్కాంత క్షేత్ర సంబంధం యొక్క స్ట్రక్చర్ మనకు తెలుసు కాబట్టి ఫార్ ఫీల్డ్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ మైనస్ Z0 ar క్రాస్ H అవుతుంది కాబట్టి ఇది మైనస్ Z0 ar క్రాస్ మైనస్ Hθ aθ అవుతుంది కాబట్టి అది Z0 Hφ aφ అవుతుంది మరియు ఆ విలువ M Z0 k0 స్క్వేర్ sin తీటా 4 𝛑 r e టు ద పవర్ మైనస్ j k0 r aφ అవుతుంది కాబట్టి మీరు ఇప్పుడు లూప్ కోసం పోల్చినట్లయితే E ఫీల్డ్లో aφ కాంపోనెంట్ మరియు H ఫీల్డ్లో θ కాంపోనెంట్ కేవలం రెండు డ్యూయల్ గా ఉంటుంది అంటే విద్యుత్ మరియు అయస్కాంత క్షేత్రం కరెంట్ ఎలిమెంట్ లేదా హెర్ట్జియన్ డైపోల్ కి సంబంధించి పరస్పరం మార్చుకుంది కానీ ఇవి విషయాలు కాబట్టి తీటాకు సంబంధించి వైవిధ్యం రెండు సందర్భాల్లోనూ తీటా మాత్రమే అని మనము చెప్పగలమా కాబట్టి కరెంట్ ఎలిమెంట్ వలె ఉంటుంది కాబట్టి దీని నుండి రేడియేషన్ పాటర్న్ ఒకేలా ఉంటుందని మరియు డైరెక్టివిటీ కూడా ఒకే విధంగా ఉంటుందని చెప్పగలము కాబట్టి ఇప్పుడు మనం ఇతర విషయం ఏమిటో లెక్కిద్దాం అంటే డైరెక్షనల్ క్యారెక్టరిస్టిక్ ఒకటే కాని రేడియేషన్ రెసిస్టెన్స్ ఏమిటి కాబట్టి దాని కోసం మనం మొత్తం రేడియేటెడ్ పవర్ Pr ని లెక్కించాలి కాబట్టి మొత్తం రేడియేటెడ్ పవర్ Pr 12 రియల్ ఇంటిగ్రల్ Eφ Hθ r స్క్వేర్ sin తీటా d తీటా d 𝛟 కాబట్టి ఇది M స్క్వేర్ Z0 k0 పవర్ 4 16 𝛑 స్క్వేర్ ఇప్పుడు ఈ Pr మనం12 I స్క్వేర్ Ra తో సమానం చేయాలి ఇక్కడ I స్థిరంగా ఉంటుంది కాబట్టి మనము rms విలువను తీసుకుంటున్నాము అంటే దీని అర్థం కాబట్టి మనం పోల్చి చూస్తే మనకు రేడియేషన్ రెసిస్టెన్స్ వస్తుంది రేడియేషన్ రెసిస్టెన్స్ 320 𝛑 టు ద పవర్ 6 r0 లాంబ్డా నాట్ టు ద పవర్ 4 అవుతుంది కాబట్టి ఇది రేడియేషన్ రెసిస్టెన్స్ కాబట్టి 𝛑 టు ద పవర్ 6 𝛑 స్క్వేర్ అంటే సుమారు 10 కాబట్టి ఇది మీకు 1000 ఇస్తుంది కాబట్టి ఇది చాలా ఎక్కువ విలువ అని మీరు ఆలోచిస్తారు కాని ఈ r0 ఇప్పటికే ఇది ఒక చిన్న కరెంట్ ఎలిమెంట్ అని మనము అనుకున్నాము కాబట్టి ఇది టు ద పవర్ 4 ఇస్తుంది కాబట్టి లూప్ యొక్క వ్యాసార్థం 10 సెంటీమీటర్ మరియు 1 మెగాహెర్ట్జ్ వద్ద ఉందని అనుకుందాం కాబట్టి మీరు రేడియేషన్ రెసిస్టెన్స్ 3 8 ఇన్ టూ 10 టు ద పవర్ 9 ohm గా మారుతుంది మళ్ళీ చాలా పూర్ రేడియేటర్ మరియు ఓహ్మిక్ రెసిస్టెన్స్ దీని కంటే చాలా పెద్దదిగా ఉంటుంది కాబట్టి దీని సామర్థ్యం చాలా తక్కువగా ఉంటుంది రేడియేషన్ ఎఫిషియన్సీ చాలా ఇనెఫిషియంట్ గా ఉంటుంది కాబట్టి ఈ లూప్ కోసం గెయిన్ చాలా తక్కువగా ఉంటుంది అప్పుడు ఎందుకు వాడతారు లూప్ యొక్క ఒకే టర్న్ కు బదులుగా మనము N టర్న్ లను ఉపయోగిస్తే మనం దీన్ని కొంచెం పెంచవచ్చు రేడియేషన్ రెసిస్టెన్స్ N స్క్వేర్ పెరుగుతుంది కాబట్టి మనము N టర్న్ లను చేయవచ్చు కాబట్టి Ra విలువ N స్క్వేర్ ఇంటూ Ra ఒక్క సింగిల్ టర్న్ అవుతుంది అప్పుడు మీరు చేస్తే ఎక్కువ మంది ప్రజలు కొన్ని కోర్స్ ఫెర్రైట్ కోర్ ని వాడతారు కాబట్టి రేడియేషన్ రెసిస్టెన్స్ మళ్లీ పెరుగుతుంది మీకు ఫెర్రైట్ కోర్ ఉంటే దాని పర్మీయబిలిటీ మ్యు అవుతుంది అప్పుడు రేడియేషన్ రెసిస్టెన్స్ మ్యు స్క్వేర్ N స్క్వేర్ Ra సింగిల్ టర్న్ అవుతుంది మొదలైనవి కానీ ఇది సాధారణంగా ప్రారంభ రోజుల్లో ఎక్కువగా ఉపయోగించబడుతుంది ఈ రోజుల్లో ప్లేనార్ యాంటెనాలు అందుబాటులో ఉన్నాయి కాని ప్లేనార్ యాంటెన్నాల రాకకు ముందు అన్ని రేడియో రిసీవర్లు రేడియో రిసీవర్ల లో ఈ లూప్ను కలిగి ఉన్నాయి అంటే వినియోగదారులు కాయిల్ కలిగి ఉన్న రేడియో రిసీవర్ బాక్స్ ను చేస్తారు ఇప్పుడు ప్రశ్న ఎందుకు ఇంత చెడ్డ రేడియేటర్ అయిన ఈ లూప్ యాంటెన్నా ఎక్కడ ఎక్కువగా ఎందుకు ఉపయోగించబడుతుందనేది చాలా ఆసక్తికరమైన ప్రశ్న వాస్తవానికి సాధారణంగా ట్రాన్స్మిటింగ్ మోడ్లో లూప్ యాంటెన్నా ఎక్కడా ఉపయోగించబడదు కానీ పాకెట్ రేడియోలలో అవి ఉపయోగించబడతాయి ఎందుకంటే తక్కువ పౌనపున్యాలు వాతావరణ నాయిస్ ఆధిపత్యం చెలాయిస్తుంది అంటే ఈ వాతావరణ నాయిస్ ద్వారా మొత్తం రేడియో రిసెప్షన్ పరిమితం చేయబడుతుంది ఇప్పుడు యాంటెన్నా నాయిస్ టెంపరేచర్ లేదా యాంటెన్నా ఉష్ణోగ్రతను చూసినప్పుడు మనము పొందుతున్న నాయిస్ యాంటెన్నా యొక్క గెయిన్ తో వెయిట్ చేయబడుతుంది కాబట్టి మీరు మంచి యాంటెన్నా ను ఉపయోగిస్తే వాస్తవానికి మీరు ఎక్కువ నాయిస్ ని ఆహ్వానిస్తున్నారు కాబట్టి సిగ్నల్ స్వీకరించడానికి మీకు చాలా పూర్ యాంటెన్నా ఉండాలి ఎందుకంటే మీ నాయిస్ తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఈ సాధారణ రేడియో కమ్యూనికేషన్లన్నీ ఎక్కువగా స్వీకరించబడిన SNR తో సమస్యలు కలిగి ఉంటాయి అందుకే ఈ యాంటెన్నా కోసం SNR చాలా బాగుంటుంది ఎందుకంటే దాని గెయిన్ చాలా తక్కువగా ఉంటుంది వాస్తవానికి వాయిస్ రేడియో కమ్యూనికేషన్లో ఈ సిగ్నల్ కి పవర్ చాలా ఎక్కువ అసలైన వారు భారీ ట్రాన్స్మిటర్ స్టేషన్లు మరియు భారీ పవర్ ని కలిగి ఉన్నందున వారు పంప్ చేయడానికి ఉపయోగిస్తారు కాబట్టి వాయిస్ పవర్ సిగ్నల్ పవర్ పుష్కలంగా అందుబాటులో ఉంది కాబట్టి ఎఫిషియన్సీ అక్కడ ముఖ్యం కాదు కానీ SNR చాలా ముఖ్యం కాబట్టి నాయిస్ ని తొలగించడానికి వారు వీటిని ఎంచుకున్నారు మరియు అది విజయవంతంగా ఉపయోగించబడింది ఇప్పుడు ఇది చాలా మంచి ఉదాహరణ ఇనెఫిషియన్సీ కొన్నిసార్లు ఉపయోగించబడుతుందని మీరు చూస్తున్నారు మనము కొన్నిసార్లు ఈ మానవ సమాజంలో కూడా చెప్పాము కొన్నిసార్లు తెలివితేటలు లేని వ్యక్తులు వారు చాలా ఉపయోగకరమైన ప్రయోజనాన్ని అందిస్తారని మీరు చూస్తారు కాబట్టి తెలివితేటలు మంచివని ఎప్పుడూ చెప్పకండి కొన్నిసార్లు తెలివితేటలు లేని వ్యక్తులు చాలా అందమైన మనుషులు అవుతారు కాబట్టి ఇది ప్రకృతి యొక్క సౌందర్యం మరియు వాస్తవానికి ఒక చిన్న లూప్ యొక్క పరిమాణం చాలా ఆకర్షణీయంగా ఉంది మరియు దాని మీరు ఒక డైపోల్ లేదా ఇతర విషయాలలో పోలరైజేషన్ సమస్య ఉందని మీరు చూస్తారు ఎందుకంటే రిసెప్షన్ ఆ పోలరైజేషన్ లో ఉండాలి కానీ ఒక లూప్ కోసం యాక్సిస్ మాత్రమే ఉంటుంది కాబట్టి మీరు మీ రేడియో రిసీవర్ను ఏ విధంగా తిప్పినా యాక్సిస్ ఒకేలా ఉంటుంది కాబట్టి దాని రిసెప్షన్ చాలా బాగుంటుంది కాబట్టి వాటి చిన్న పరిమాణం మొదలైనవి కారణంగా చిన్న ఫెర్రైట్ రాడ్ చుట్టూ చుట్టబడిన కొన్ని టర్న్ లు ఫెర్రైట్ లూప్ యాంటెన్నా లు పాకెట్ ట్రాన్స్మిటర్ రేడియోలో విస్తృతంగా ఉపయోగించబడతాయి యాంటెన్నా సాధారణంగా RF యాంప్లిఫైయర్తో సమాంతరం గా అనుసంధానించబడి ఉంటుంది ట్యూనింగ్ కోసం ట్యూనింగ్ కెపాసిటెన్స్ యాంటెన్నా వలె పనిచేయడంతో పాటు ట్యూన్ సర్క్యూట్ ఇవ్వడానికి ఇది ఇండక్టెన్స్ను అందిస్తుంది ఫెర్రైట్ ద్వారా ఇండక్టెన్స్ పొందబడినందున కొన్ని టర్న్ ల లాస్ రెసిస్టెన్స్ చాలా తక్కువగా ఉంటుంది అందువల్ల అటువంటి యాంటెన్నాల Q చాలా ఎక్కువగా ఉంటుంది మరియు రేడియో రిసీవర్ వద్ద అధిక సెలెక్టివిటీ మరియు ఎక్కువ ప్రేరిత వోల్టేజ్కు దారితీస్తుంది కాబట్టి దీనితో మనము ఈ యాంటెన్నాలను చూస్తాము మరియు చాలా సార్లు మీరు చూస్తారు ఒక లూప్ కొన్నిసార్లు చాలా అవసరమైన దానిని ఇస్తుంది ఎందుకంటే చాలా సార్లు మీకు సరైన పరిమాణంలో వైర్ యాంటెన్నా ఉండదు కావలసిన స్థలం ఉండదు లేదా యాంత్రిక బలం ఉండదు లూప్ చాలా సందర్భాల్లో చాలా ఎక్కువ విషయాలలో కూడా లూప్ యాంటెన్నా కొన్నిసార్లు ఉపయోగించబడదు చాలా అరుదుగా కానీ కొన్ని అప్లికేషన్స్ లో అవి నేను చెప్పినట్లు మంచి అప్లికేషన్స్ ధన్యవాదాలు